గత వీడియోలో మనము పీరియాడిక్ స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్ మరియు సింగులర్ స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్ ను నిర్వచించాము మనం డిఫరెన్షియల్ ఆపరేటర్ L Lyλy ను ఐగెన్ వాల్యూ ప్రాబ్లమ్ లో కలిగి ఉన్నాము మనము బౌండరీ కండిషన్లను ఎండ్ పాయింట్ ల వద్ద ఒకే విధంగా ఉండేలా అందిస్తాము మరియు p అయిన సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క కోఎఫిషియంట్ p అయితే మాత్రమే దాని డెరివేటివ్స్ కూడా ఎండ్ పాయింట్ వద్ద ఒకే విధంగా ఉంటాయి ఎండ్ పాయింట్ల వద్ద అంటే p కూడా పీరియాడిక్ అంటే papb అవుతుంది మరియు అవి నాన్ జీరో గా ఉంటాయి అటువంటి సందర్భంలో మీరు ఈ పీరియాడిక్ బౌండరీ కండీషన్స్ ను నిర్వచించినప్పుడు మరియు ఈ బౌండరీ కండీషన్స్ తో అవకలన సమీకరణాల సిస్టమ్ అనునది పీరియాడిక్ స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్ గా మారుతుంది ఈ సందర్భంలో L మళ్లీ హెర్మిటియన్ లేదా సెల్ఫ్ అడ్జాయింట్ లేదా స్క్యూ సిమెట్రిక్గా ఉంటుంది ఇన్నర్ ప్రోడక్ట్ లేదా డాట్ ప్రోడక్ట్ ఒకేలా ఉంటుంది మనము సింగులర్ స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్ ఏమిటో కూడా చూశాము p అనునది 0 లేదా p అనునది 0 అయినప్పుడు లేదా రెండూ 0 అయినప్పుడు ఉన్న ప్రతి సందర్భంలోనూ మనం అందించాల్సిన బౌండరీ కండీషన్స్ ఏమిటో నిర్వచించాము తద్వారా ఆపరేటర్ డిఫరెన్షియల్ ఆపరేటర్ L హెర్మిటియన్ లేదా సెల్ఫ్ అడ్జాయింట్ లేదా స్క్యూ సిమెట్రిక్ గా ఉంటుంది సింగులర్ పీరియాడిక్ స్టర్మ్ లియోవిల్లే సిస్టమ్ విషయంలో నేను మీకు ఒక ఉదాహరణను ఇస్తాము ఈ కింది సింపుల్ ఈక్వేషన్ ని పరిగణించండి ఇది y λy0 axb సాధారణంగా ఇలా ఉంటుంది ఫోరియర్ సిరీస్ కోసం డొమైన్ 0x2π గా ఉంటుంది ఇది పీరియాడిక్ సిస్టమ్ కాబట్టి బౌండరీ కండీషన్స్ ya y అవుతాయి అలాగే ya y కూడా బౌండరీ కండీషన్స్ అవుతాయి ఈ బౌండరీ కండీషన్స్ ఈ పీరియాడిక్ స్టర్మ్ లియోవిల్లే సిస్టం ను తయారు చేస్తాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్న్ని ఐగెన్ వాల్యూ ప్రాబ్లమ్ గా వ్రాయాలి అంటే Lyλy ఇక్కడ L ఇవ్వబడినది L 1w ddx pxddxq wx1 px1 నాన్ జీరో తీసుకోండి ఇక్కడ pxpapb0 మరియు qx0 ఇక్కడ మనకు లబించేదేమిటంటే L 11 ddx 1 ddx0 సిస్టమ్ పీరియాడిక్ గా ఉంటుంది మరియు మీకు ఈ బౌండరీ కండీషన్స్ ఉన్నాయి ఈ రకమైన ఆపరేటర్లు సెల్ఫ్ అడ్జాయింట్ లేదా హెర్మిటియన్ గా ఉంటాయి డాట్ ప్రోడక్ట్ ఎప్పటిలాగే ఉంటుంది ఎందుకంటే మనము ఇక్కడ wx మరియు wx1 లను పరిశీలించడానికి చూసాము కాబట్టి మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డొమైన్ అయిన a నుండి b వరకు వ్రాయండి అనగా ⟨f g⟩abfxg dx ఇప్పుడు మీరు సిస్టమ్ యొక్క ఐగెన్ వాల్యూస్ మరియు ఐగెన్ ఫంక్షన్లను కనుగొనవలసి ఉంటుంది ఎందుకంటే ఇవి పీరియాడిక్ బౌండరీ కండీషన్స్ మరియు ఇది ఐగెన్ వాల్యూ ప్రాబ్లమ్ రూపం లో ఉంటుంది బౌండరీ కండీషన్స్ కారణంగా L అనేది హెర్మిటియన్ అవుతుంది పీరియాడిక్ గా ఉండటం వలన λ ఎల్లప్పుడూ రియల్ వాల్యూ లను తీసుకుంటుంది అందువల్ల λ0 λ0 λ0 ఇవి పరిగణించవలసిన మూడు సందర్భాలు అందుచేత μ2 μ0 λ μ2 μ0 కేస్ 1 λ0 ఈ సందర్భంలో డిఫరెన్షియల్ ఈక్వేషన్ y 2y0 అవుతుంది మనం గత వీడియోలో చూసినట్లే ఇంటెగ్రేషన్ చేసిన తర్వాత ఇక్కడ జెనెరల్ సొల్యూషన్ yxc1cos xc2sin μx గా అవుతుంది ఇక్కడ c1 c2 ఆర్బిట్రరీ కాంస్టాంట్ లు yx ekx k220 k±iμ ఈ సాధారణ సొల్యూషన్ కోసం yxc1 eiμxc2 e iμx కాబట్టి eiμx మరియు e iμx అనేవి రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ అవుతాయి కాబట్టి వాటి మొత్తం మరియు వ్యత్యాసం అనగా cos x మరియు sin μx లు కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉంటాయి అంటే ఇవి జనరల్ సొల్యూషన్స్ అవుతాయి ఇప్పుడు మనం బౌండరీ కండీషన్స్ ను వర్తింపజేస్తాము i yayb అయినపుడు మనకు లభించేదేమిటంటే c1cos ac2sin μ a c1cos bc2sin μ b c1cos a cos bc2sin a sin b0 ఇప్పుడు మనము ii y y అప్లై చేయగా మనకు లభించేదేమిటంటే c1sin ac2cos μ a c1sin μb c2cos μ b c1sin a sin bc2cos a cos b0 మనము ఐగెన్ వాల్యూ ఐగెన్ ఫంక్షన్ని పొందడానికి నాన్ జీరో సొల్యూషన్ కోసం చూస్తున్నాము వెక్టార్ సొల్యూషన్ గా c1 మరియు c2 రెండూ 0 సున్నాzero కాకూడదు ఈక్వేషన్స్ 1 మరియు 2 నుండి సిస్టమ్ ను పరిగణించి మ్యాట్రిక్స్ రూపం లో సిస్టమ్ ఈక్వేషన్స్ 1 2 లను తిరిగి వ్రాయగా cos a cos b sin a sin b sin a sin b cos a cos b c1 c2 0 0 అనేది ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉన్నందున రెండు ఈక్వేషన్స్ లో రద్దు చేయబడుతుంది ఇప్పుడు నాన్ జీరో సొల్యూషన్ ని పొందడానికి మనకు వెక్టర్ c c1 c2 ≠ 0 0 అవసరం అవుతుంది అందువల్ల క్రింద నిర్వచించబడిన మ్యాట్రిక్స్ A యొక్క డిటర్మినెంట్ 0 అయి ఉండాలి Acos a cos b sin a sin b sin a sin b cos a cos b A0 మనం డిటర్మినెంట్ను పరిష్కరించడం ద్వారా మనకు 2 a sin b20 లబిస్తుంది తద్వారా మనకు లబించేదేమిటంటే 2 2cos acos b 2sin asin b0 ఇస్తుంది 1 cos 0 ఇస్తుంది మనం ఈ సంబంధాన్ని ఏ వాల్యూస్ దగ్గర పొందగలమో మనం వెతకాలి దాని కోసం మనం పై ఈక్వేషన్ ని ఇలా మార్చుకోవచ్చు cos 1 det A అనునది 0 గా మారే వాల్యూస్ ను కనుగొనాలి b a2nπ n123 μ0 అయితే n అనునది 0 కాకూడదు కాబట్టి μ2nπ అవుతుంది ఒకసారి మీరు μని పొందితే మన వద్ద ఐగెన్ వాల్యూస్ λ λ24n222 గా లభిస్తాయి అయితే సంబంధిత ఐగెన్ ఫంక్షన్ ఏమిటి కాబట్టి మనం ఐగెన్ ఫంక్షన్లను ఎలా పొందగలము తప్పనిసరిగా మీరు నాన్ జీరో సొల్యూషన్ ఏమిటో చూడాలి నాన్ జీరో సొల్యూషన్ μ2nπb a ని పొందడానికి ముందు ఈ 1 మరియు 2 లను పరిష్కరించడానికి ప్రయత్నించండి మరియు ఐగెన్ వాల్యూλ24n222 n1234 అవుతుంది ఐగెన్ ఫంక్షన్ను పొందడానికి మీరు నిర్దిష్ట నాన్ జీరో సొల్యూషన్ ని కలిగి ఉండాలి మనం ఈ రెండు ఈక్వేషన్స్ 1 మరియు ఈక్వేషన్ 2 లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఈక్వేషన్ 2 నుంచి మనం c2 పరంగా c1 ని లేదా c1 పరంగా c2 ని పొందుతాము కాబట్టి 1st ఈక్వేషన్ తో ప్రారంభిద్దాం మీరు c2 పరంగా c1 ని వ్రాయవచ్చు ఈక్వేషన్ నుంచి c2c1sin μa sin⁡μbcos μa cos⁡μb ఇప్పుడు పై ఈక్వేషన్ ని ఈక్వేషన్ లో ప్రత్యామ్నాయం చేయండి తద్వారా మనకు c1cos μa cos μb c1sin μa sin μb cos μa cos μb sin μa sin μb 0 వస్తుంది కాబట్టి ఇది మీకు c1cos μa cos μb cos μa cos μb 2sin μa sin μb 20 గా అవుతుంది μ2nπb a యొక్క అన్ని వాల్యూస్ కు ఇది cos μa cos μb ≠0 లేదా a≠b అయితే sin μa sin μb ≠0 అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని మునుపటి ఈక్వేషన్ c1cos μa cos μb 2 2cos μa sin μb 0 అవుతుంది 2c1cos μa cos μb 1 cos μb a 0 μ2nπba ఈ ఈక్వేషన్ ని శాటీస్ఫై చేస్తుంది 1 cos μb a 0 అవుతుంది అంటే ⟹2c1cos μa cos μb ≠0 అవుతుంది c1ఆర్బిటరీ అని సూచిస్తుంది దీని కోసం ఈ రిలేషన్ సరైనది అవుతుంది మనం c2ని c1 పరంగా వ్యక్త పరచడం ద్వారా పై ఈక్వేషన్ ని లెక్కించాము అదేవిధంగా మీరు క్రింద చూపిన విధంగా c1ని c2 పరంగా వ్యక్త పరచడం చేస్తారు c1c2cos μa cos⁡μbsin μa sin⁡μb ఇప్పుడు ఈక్వేషన్ లో పై ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేయండి మనకు μa sin μb c2cos μa cos μb 2sin μa sin μb 0 వస్తుంది 2c2sin μa sin μb 1 cos μb a 0 cos μ0 sin μa sin μb ≠0 ఇది c2కూడా ఆర్బిటరీ ని సూచిస్తుంది కాబట్టి c2 మరియు c1 రెండూ మన జెనెరల్ సొల్యూషన్ లో ఆర్బిటరీ గా ఉంటాయని మనం కనుగొన్నాము ఇది yxc1cos μx c2 sin⁡μx అవుతుంది కాబట్టి మీరు c11c20 ని ఎంచుకోండి జెనెరల్ సొల్యూషన్ కాస్తా ⟹yxcos 2nπb a xn1234 అవుతుంది ఇది ఒక నాన్ జీరో సొల్యూషన్ మరియు లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉంటుంది మీరు c10 c21 గా ఎంచుకుంటే జెనెరల్ సొల్యూషన్ కాస్తా ⟹yxsin 2nπb a xn1234 అవుతుంది ఇది మరొక నాన్ జీరో సొల్యూషన్ మరియు లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉంటుంది ఎందుకంటే నాన్ జీరో సొల్యూషన్ లీనియర్లీ ఇండిపెండెంట్ గా ఉంటుంది కాబట్టి మీ వద్ద n123 4 ఐగెన్ వాల్యూస్ ఏవంటే ఐగెన్ వాల్యూ లు n4n222 పైన ఉన్న ఐగెన్ వాల్యూ లకు సంబంధించిన ఐగెన్ ఫంక్షన్లు sin 2πnb a xcos 2πnb a x కాబట్టి మీరు ఒకే ఐగెన్ వాల్యూ కోసం రెండు లీనియర్లీ ఇండిపెండెంట్ సొల్యూషన్స్ ను కలిగి ఉన్నారు అవి ఆర్తోగోనల్ కాదా అవునా అని ఇప్పుడు మనం తెలుసుకోవాలనుకుంటున్నాము అవి ఆర్తోగోనల్ అయితే మంచిది కానీ అవి ఆర్తోగోనల్ కాకపోతే మనం వాటిని గ్రామ్ స్మిత్ ప్రాసెస్ ద్వారా ఆర్తోగోనల్గా చేయవచ్చు వాస్తవానికి ఈ ఉదాహరణలో అవి ఆటోమేటిక్ గా ఆర్తోగోనల్గా ఉంటాయి మరియు మీరు ఈ డాట్ ప్రోడక్ట్ తో సరిచూడవచ్చు

cos 2nπb ax dx ఇది లీనియర్ ఆపరేటర్ Lyλy ఆధారంగా నిర్వచించబడిన డాట్ ప్రాడక్ట్ అనగా abfgdx అవుతుంది కానీ ఇవన్నీ రియల్ వాల్యూస్ కలిగిన ఫంక్షన్లు కాబట్టి మీరు బార్ g గురించి చింతించాల్సిన అవసరం లేదు కాబట్టి పై వ్యక్తీకరణను తిరిగి కింది విధంగా వ్రాస్తాము absin 2nπb a x cos 2nπb ax dx12absin 4nπb a x dx b a8nπ cos 4nπb a x|ab b a8nπ cos 4nπb a b cos 4nπb a a ఇపుడు A4nπb ab B4nπb aa గా తీసుకుందాం అయితే అది మనకు A B 4nπ ని ఇస్తుంది ∵cosA cosB cosB4nπ cos B cos B cos B 0 ∴ cos 4nπb a b cos 4nπb a a0 అందువలన b a8nπ cos 4nπb a b cos 4nπb a a0 అవుతుంది కాబట్టి స్పష్టంగా ఈ ఫంక్షన్స్ అంటే sin 2πnb a xcos 2πnb a x లు ఆటోమేటిక్ గా ఆర్తోగోనల్ అవుతాయి ప్రతీ n కి మన ఐగెన్ ఫంక్షన్లు అని మనము చెప్పగలం మరియు అవన్నీ λ0 కి ఆర్తోగోనల్గా ఉంటాయి మనం తదుపరి వీడియోలో ఇతర ఉదాహరణలను చూస్తాము